స్టాండర్డ్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ ఎంక్యూ టి టి MQTT తో ప్రారంభించడం ఉపయోగపడుతుంది MQTT ను అమలు చేయవలసిన వాస్తవ స్టాండర్డ్ ఏమిటి మీరు ప్రోటోకాల్ యొక్క భాగంలో భాగమైన పూర్తి ప్రోటోకాల్ మరియు సంబంధిత ఆదేశాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నారని చెప్పడం నుండి మీరు MQTT ను అమలు చేయడం ప్రారంభించాలనుకుందాం కాబట్టి స్టాండర్డ్ ను బాగా తెలుసుకోవాలి అది వాస్తవానికి దేనికైనా ఆధారం ఇప్పుడు వాస్తవంగా స్టాండర్డ్ అనేది ఒయాసిస్ వంటిది దీనిని మరొక స్టాండర్డ్ అంటారు మరియు ప్రస్తుత వెర్షన్ MQTT 3 1 మీరు ఈ స్టాండర్డ్ ని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రోటోకాల్ యొక్క వివరణ గురించి ఇది మీకు చెబుతుంది ఇప్పటివరకు చూసిన అబ్స్ట్రాక్ట్ లలో ఇధి ఉత్తమమైనది ఇది పూర్తి ప్రోటోకాల్ను వివరిస్తుంది నేను నిజానికి చదివాను ఇది విషయం యొక్క నిజమైన హైలైట్ ఇది క్లయింట్ సర్వర్ పబ్లిష్ సబ్స్క్రయిబ్ మెసేజింగ్ ప్రోటోకాల్ ఇది చాలా తేలికగా వ్రాయబడినది ఓపెన్ సింపుల్ మరియు డిజైన్ ద్వారా ఉపయోగించటానికి రూపొందించబడింది తద్వారా అమలు చేయడం సులభం పరిమితి పర్యావరణంతో సహా అనేక సందర్భాల్లో ఈ లక్షణం అనువైనది యంత్రంలో యంత్రానికి కమ్యూనికేషన్ వంటివి మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరంగా ఇక్కడ చిన్న కోడ్ ఫుట్ ప్రింట్ అవసరం మరియు నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ప్రీమియంగా ఉంటుంది ప్రోటోకాల్ TCP IP లేదా ఇతర నెట్వర్క్ ప్రోటోకాల్ లపై నడుస్తుంది ఇవి ఆర్డర్డ్ లాస్లెస్ బైడైరెక్షనల్ కనెక్షన్లను అందిస్తాయి ఇది సహాయంగా ఉంది ఇది పబ్లిక్ సబ్స్క్రయిబ్ మెసేజ్ నమూనాను ఉపయోగిస్తుంధి ఇది ఒకటి నుండి అనేక సందేశాలను పంపిణీ చేస్తుంది మరియు అప్లికేషన్లను డీకప్లింగ్ చేస్తుంది మెసేజింగ్ ట్రాన్స్పోర్ట్ అనిది పేలోడ్ కి అజ్ఞోస్టిక్ గా ఉంటుంది మెసేజ్ డెలివరీ కోసం సేవ యొక్క 3 లక్షణాలు మీకు ఇప్పుడు బాగా తెలుసు దాని యొక్క కొన్ని ప్రదర్శనలను మనము చూశాము ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ యొక్క ఉత్తమ ప్రయత్నాల ప్రకారం సందేశాలు కనీసం ఒక్కసారి ఆయన పంపించబడతాయి నస్టం సంబవించొచ్చు ఉదాహరణకు ఈ స్థాయిని యాంబియంట్ సెన్సార్ డేటా తో ఉపయోగించవచ్చు ఇక్కడ ఒక వ్యక్తి పఠనం పోగొట్టుకున్నా ఫర్వాలేదు తర్వాత వచ్చిన వెంటనే ప్రచురించబడింది ముఖ్యంగా మీరు పరిసర వాతావరణాన్ని కొలిచేటప్పుడు ఉష్ణోగ్రతలు తీవ్రంగా మారవు కాబట్టి మీరు ఒక ప్యాకెట్ను కోల్పోయినప్పటికీ పట్టింపు లేదు కాబట్టి దీన్ని ఎలా అన్వయించవచ్చో చూడండి సందేశాలు కనీసం ఒక్కసారి అయినా వస్తాయి అని నిర్ధారించుకోవాలి కానీ నకిలీలు సంభవించవచ్చు వాస్తవానికి సెన్సార్ డేటా ను కలిగి ఉన్న బహుళ సందేశాలు నిజంగా వచ్చినా ఎటువంటి హాని ఉండదు కాబట్టి ఆ పరిస్థితిలో కనీసం ఒక్క సారి సంభవించే విషయం అయినా మీరు పట్టించుకునే అవసరం లేదు వచ్చిన బహుళ సందేశాలను ఫిల్టర్ చేయగల ఒక మార్గం ఉంది అక్కడ వచ్చే బహుళ సందేశాలను తొలగించడానికి సిస్టమ్లో తెలివితేటలు ఉన్నాయి ఇది మీరు నిజంగా చేయగలిగేది సంధెశాలు కచ్చితంగా ఒకసారి అయిన వస్తాయని నిర్ధారించుకోవాలి ఉదాహరణకు బిల్లింగ్ సిస్టమ్ లలో ఉపయోగించవచ్చు నకిలీ లేదా పోగొట్టుకున్న సందేశాలు తప్పు ఛార్జీలకు దారితీస్తుంధి మీరు స్పష్టంగా మీ యుటిలిటీ బిల్లు మీ యుటిలిటీ బిల్లును రెండుసార్లు రావాలని మీరు కోరుకోరు మరియు మీరు రెండు రెట్లు సరైన మొత్తాన్ని చెల్లించడానికి ఇష్టపడరు ఈ యుటిలిటీ బిల్లులు మరియు ఎనర్జీ మీటరింగ్ లో MQTT ని ఉపయోగించే అన్ని అప్లికేషన్లో ఇలా జరగకూడదని మీరు కోరుకుంటారు అటువంటి సంఘటనలు రెండు సార్లు రావడం మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు దీన్ని సరిగ్గా ఒకసారి ఉపయోగించడం మంచి విషయం నెట్వర్క్ ట్రాఫిక్ను తగ్గించడానికి ఒక చిన్న నెట్వర్క్ ఓవర్హెడ్ మరియు ప్రోటోకాల్ ఎక్స్ఛేంజీలు ఉపయోగిస్తారు అసాధారణ డిస్కనెక్షన్ జరిగినప్పుడు ఆసక్తిగల పార్టీలకు తెలియజేసే విధానం ఉంధి అసాధారణమైన డిస్కనెక్షన్ జరిగినప్పుడు ఆసక్తిగల పార్టీలకు తెలియజేయడానికి ఇది ఒక విధానం అని మీరు గుర్తు చేసుకోండి కాబట్టి ఇది ఒక అందమైన అబ్స్ట్రాక్ట్ మరియు ప్రోటోకాల్ గురించి అన్నింటినీ మాట్లాడుతుంది మీరు వెళ్లి ఈ పత్రాన్ని చాలా వివరంగా చదవవచ్చు దానిని చాలా వివరంగా కవర్ చేయవచ్చు ఇది మేము చూసే అన్ని సందేశాల గురించి ప్రస్తావించబడింది ఉదాహరణకు విషయాల పట్టిక MQTT ఆర్గనైజేషన్ టర్మినాలజీ డేటా రెప్రసెంటేషన్ ప్యాకెట్ సమాచారాన్ని నియంత్రిస్తాయి MQTT కంట్రోల్ ప్యాకెట్ సమాచారం తరువాత MQTT కంట్రోల్ ప్యాకెట్లు మేము చివరిసారి చూసిన సందేశాన్ని కనెక్ట్ చేయండి కనెక్షన్ అక్నౌలెడ్జిమెంట్ ను గుర్తించండి మెసేజ్ పబ్ ఆక్క్ అనగా పబ్లిష్అక్నౌలెడ్జిమెంట్ పబ్ రెక్ పబ్లిష్ పొందింది ఆపై పబ్రెల్ అనగా పబ్లిష్విడుదల పబ్ కంప్ అనగా పబ్లిష్ పూర్తయింది అంశాలకు సబ్స్క్రయిబ్చేయండి సబ్ బ్యాక్ సబ్స్క్రయిబ్ అక్నౌలెడ్జిమెంట్ అంశాల యొక్క సబ్స్క్రిప్షన్ ను ఉపసంహరించుకొండి అన్సబ్స్క్రయిబ్ అక్నౌలెడ్జిమెంట్ పిన్గ్రెక్ అనగా పింగ్ అభ్యర్థన మరియు పింగ్రెస్ప్ అనగా ప్రతిస్పందన డిస్కనెక్ట్ నోటిఫికేషన్ మరియు సేవ యొక్క నాణ్యత 0 1 2 టాపిక్ పేర్లు మరియు టాపిక్ ఫిల్టర్లు మరియు హ్యాండ్లింగ్ లోపాలు మరియు క్లయింట్ల యొక్క ప్రామాణీకరణ సర్వర్ ద్వారా ఖాతాదారులకు అధికారం క్లయింట్ ద్వారా సర్వర్ యొక్క ప్రామాణీకరణ కాబట్టి ఇవన్నీ భద్రత కి సంబంధించి ఈ 5 వర్గంలోకి వస్తాయి మీరు అన్నింటినీ నిర్వహించగలరని నేను చెప్తాను కాని ఈ భద్రతా భాగాన్ని సరిగ్గా నిర్వహించడం మీకు బాగా తెలుసు ఎందుకంటే విషయం ప్రోటోకాల్ నేను మీకు చాలా ప్రదర్శనలు చూపించగలనని నా ఉద్దేశ్యం కానీ అది మమ్మల్ని తీసుకెళ్లడం లేదు మీరు దీన్ని చాలా వేగంగా తీసుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాని మీరు భద్రత కోసం తగినంత సమయం కేటాయించాలిఈ విషయం నేను మీకు చెప్పగలను IoT మీ వల్ల లేదా మన వల్ల లేదా మనలో ఎవరైనా విజయవంతం కావాలంటే అది నిజంగా పెద్ద విజయాన్ని పొందగల ఏకైక మార్గం మీరు భద్రతను సరిగ్గా నిర్వహించాలి ఇది ఎనర్జీ ముఖ్య విషయం భద్రత మరొక ముఖ్య విషయం ఈ రెండు అవసరాలు చేకూర్చాలి మీరు IoT వ్యవస్థల్లో భద్రతను ఎలా పొందవచ్చో చూడటం కోసం మీరు ఆలోచించాలి కాబట్టి మైనస్ భద్రత లేని IoT మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్లడం లేదు IoT మైనస్ శక్తి నియంత్రణ మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్లడం లేదు విశ్లేషణలు లేకుండా IoT మరియు సరైన సమాచారాన్ని అర్థం చేసుకోవడం చాలా దూరం వెళ్ళడం లేదు కాబట్టి ఉత్పత్తి చేయబడుతున్న మొత్తం డేటా ను జాగ్రత్తగా చూసుకోవడానికి మీకు డేటా విశ్లేషకుడు అవసరం డేటా నిర్వహణ అనేక గేట్వేలలో జరగాలి మరియు మీరు సురక్షితమైన డేటా కమ్యూనికేషన్ను నిర్వహించగలగాలి కాబట్టి భద్రత అనేది ముఖ్య విషయం మీకు పదేళ్ల జీవితకాలం అవసరం కాబట్టి మీకు ఎనర్జీ నిర్వహణ పవర్ నిర్వహణ కూడా అవసరం కాబట్టి IoT గొప్ప విజయాన్ని సాధించడానికి ఈ విజయాలు కలిసి పనిచేయాలి కాబట్టి దయచేసి ఈ 5 వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికి తగిన సమయం కేటాయించండి మా ప్రాజెక్ట్ సిబ్బంది మిస్ తేజస్వినితో కొన్ని చిన్న ప్రదర్శనలు చేయడంలో మీకు సహాయం చేస్తుంధి మరియు ప్రస్తుతానికి ఈ విషయాల యొక్క శీఘ్ర ప్రదర్శనలను మేము మీకు చూపుతాము మేము దానిని పూర్తి చేస్తాము కానీ ఇది మొత్తం సమస్యను పరిష్కరించదు మీరు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి మరియు ఈ అధ్యాయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి దీని పై ప్రశ్నలు తీసుకోవడం మాకు సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం కాబట్టి 5 వ అధ్యాయానికి శ్రద్ధ వహించండి 6 వ అధ్యాయం నిజమైన టైమ్లెస్కు సంబంధించి వెబ్ సాకెట్ ఏదైనా వాస్తవ సందర్భాలలో పరిసరాలలో MQTT వాడకానికి సంబంధించి బై డైరెక్షనల్ డేటా ట్రాన్స్ఫర్ ఉంధి బై డైరెక్షనల్ ట్రాన్స్ఫర్ అంటే మీరు 6 వ అధ్యాయం అర్థం చేసుకోవాలి సమయం అనుమతిస్తే ఇది నిజంగా వెబ్ సాకెట్ కు సంబంధించినది అక్కడ సమయం గడపడానికి మేము ప్రయత్నిస్తాము మిగిలినవన్నీ సూటిగా ముందుకు ఉన్నాయి అక్కడ కన్ఫర్మ్ టార్గెట్స్ మరియు MQTT సర్వర్ MQTT క్లయింట్ మరియు మొదలైనవి ఉన్నాయి భద్రతా అధ్యాయాన్ని మీరు చాలా వివరంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను నొక్కిచెప్పేటప్పుడు ఇది మీకు ముఖ్యమని నేను భావిస్తున్నాను MQTT గురించి సరిగ్గా వ్రాయబడిన ఈ మంచి సారం పై మీ దృష్టిని నిజంగా ఆకర్షిస్తుంది చిన్న కోడ్ ఫుట్ ప్రింట్ అవసరమని మరియు నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ప్రీమియంలో ఉందని మీరు ఈ ప్రోటోకాల్ను ఉపయోగించాలి కాబట్టి MQTT వాస్తవానికి ఎందుకు జాబితా చేయబడింది వాస్తవానికి ఇక్కడే జాబితా చేయబడింది మరియు ఇది TCP IP పై నడుస్తుందని మరియు చాలా సందర్భాల్లో ఇది ఐడియల్ గా ఉంటుంది అని కూడా చెప్పింది నేను వెబ్లో చూసిన ఏదో ఒకదానికి మిమ్మల్ని సూచించాలనుకుంటున్నాను మరియు మీకు తెలిసి ఉంటుందని నేను అనుకున్నాను మీకు వస్తే నేను http యొక్క పోలికను చేస్తాను క్షమించండి క్రొత్త పేజీని తీసుకుందాం తద్వారా మనం దీన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాము క్రొత్త పేజీని తీసుకుందాం మరియు MQTT తో ప్రారంభిద్దాం మరియు నేను ఒక వైపు http మరియు మరొక వైపు MQTT ని పెడతాను అని చెప్పడం మాకు కంపారిజన్ మీకు తెలుసు ఇది పబ్ సబ్ ఇది రెస్ట్ రెప్రెసెంటేషనల్ స్టేట్ ట్రాన్సఫర్ టు పారడీగ్మ్స్ మీకు మంచి డేటా కంపారిజన్ ఉంది మీకు 302 బైట్లు కావాలి ఇది వెబ్ నుండి నాకు లభించిన సమాచారం కానీ మీరు దీన్ని నిజంగా ప్రయోగించవచ్చు మరియు మీరే తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు మీకు 68 బైట్లు అవసరం 68 బైట్లు సింగిల్ మీరు కావాలనుకుంటే పొందాలి మీరు ఒకే డేటా ను పంపించాలనుకుంటే ఇది 320 బైట్లు అని అనుకుందాం మరియు ఇక్కడ ఇది కేవలం 47 బైట్లు మీరు 100 ముక్కల డేటా ను పొందాలనుకుంటే 100 డేటా ముక్కలు ఇది 12600 బైట్లు మరియు ఇది 2445 బైట్లు కాబట్టి మీరు ఇలా కొనసాగవచ్చు MQTT స్పష్టమైన విజేత స్పష్టమైన సూచిక మరియు ఇది ముఖ్యంగా అబ్స్ట్రాక్ట్ లో వ్రాయబడినదాన్ని సమర్థిస్తుంది మీరు సెన్సార్ డేటా సెన్సార్ నెట్వర్క్లు మరియు సెన్సార్ డేటా ను చూస్తున్నట్లయితే MQTT ను ఎందుకు అని అడిగితే ఒక కారణం MQTT ఎందుకంటే ఇది చాలా చిన్న డేటా ప్యాకెట్ పరిమాణం కలిగి ఉంధి ప్రతిదీ బైనరీ రూపంలో పంపబడుతుంది మరియు https http తో పోలిక లేధు ప్రోటోకాల్తో ఒక ఆర్కిటెక్చర్ మీరు భద్రత విషయంలో రాజీ పడకూడదని గుర్తుంచుకోండి మీకు https ఉన్న చాలా ముఖ్యమైన ఈ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను http ప్రపంచంలో మీకు MQTT ప్రపంచంలో చాలా పోలి ఉంటుంది అందువల్ల స్టాండర్డ్ నుండి MQTT పై అధ్యాయం చాలా క్లిష్టమైన భాగం కాబట్టి మీరు ఆ అధ్యాయాన్ని చదవాలి మరియు అందువల్ల ఈ ప్రత్యేకతకు మీరు ఎలా భద్రతను జోడించవచ్చో తెలుసుకోండి కాబట్టి భద్రత విషయంలో రాజీ లేదు కానీ అదే సమయంలో మీకు తగ్గింపు నేను పేలోడ్లను తగ్గించమని చెబుతాను సెన్సార్ నెట్వర్క్ల కోసం ఇది చాలా ఆప్టిమైజ్ చేయబడిందని నిర్ధారించడానికి ప్రయత్నించే సౌలభ్యాన్ని మీకు ఇస్తుంది ఇది లింక్లతో తక్కువ బ్యాండ్ కోసం ఆప్టిమైజ్ చేయబడింది ఇది ముఖ్యంగా IoT ప్రపంచంలో తక్కువ ఫుట్ ప్రింట్ వ్యవస్థల కోసం ఆప్టిమైజ్ చేయబడినది ఇది తప్పనిసరిగా కొన్ని సెన్సింగ్ మరియు కొన్ని కమ్యూనికేషన్ కొన్ని కంప్యూటింగ్ కమ్యూనికేషన్లను చేస్తోంది మరియు కొంత పేర్కొన్న కార్యాచరణను చాలా మంచిగా నియంత్రిస్తుంది ఎందుకంటే దీనికి పబ్లిష్ సబ్స్క్రయిబ్ ఆర్టికల్ పారాడిగ్మ్ ఉంది మరియు 1 నుండి అనేకం సాధ్యం అవుతుంది కాని Https విషయంలో సాధ్యం కాదు ఇది TCP ని ఉపయోగిస్తుంది కాబట్టి పబ్లిషర్ ల పరంగా బ్రోకర్ ద్యార వ్యవహరిస్తున్న సబ్స్క్రయిబ్ర్లకు సంబంధించిన గొప్ప ప్రయోజనం కలిగి ఉంది కాబట్టి మీరు ఉపయోగపడే ఇతర ప్రోటోకాల్లకు విరుద్ధంగా MQTT ని ఎంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ విషయాలన్నీ మీ మనస్సులో ఉంచుకోవాలి కాబట్టి ఇది ఒక విషయం HTTP అనేది రెస్ట్ ఆర్కిటెక్చర్ మరియు MQTT అనేది పబ్ సబ్ ఆర్కిటెక్చర్ కలిగిఉంధి ఈ విషయాలన్నింటిని వాటి పనుల పరంగా త్వరగా పూర్తి చేద్దాం కాబట్టి ప్రాథమికంగా మీరు దానికి వెళ్ళే ముందు ఇది మీరు చూస్తే ఇది స్టైల్ ఇది డాక్యుమెంట్ లాగా ఉంటుంది ఈ డాక్యుమెంట్ చాలా విషయాలు వ్రాసిన నవీకరణ బాగా ఆకృతీకరించబడింది ఒక పేజీ అప్లోడ్ చేయబడిన ప్రతిసారీ మంచి బ్రహ్మాండమైన డాక్యుమెంట్ లాగా నేను చెబుతాను అంటే మీ బ్రౌజర్లో డౌన్లోడ్ చేయబడిందని ఇది ఒక డాక్యుమెంట్ సెంట్రిక్ సిస్టమ్ లాంటి అందమైన పత్రాన్ని తయారు చేయడానికి మీరు చూస్తారు మరియు ఒక ప్రతిస్పందన ఉంది మరియు http కేసులో ప్రతిస్పందన ఉంటుంది కానీ ఇక్కడ ఇది చాలా ఎక్కువ నేను కొన్ని సెన్సార్ డేటా కోసం చూస్తున్నాను కాబట్టి ఇది సంఖ్యల గురించి ఎక్కువ డేటా సెంట్రిక్ సెన్సింగ్ గురించి ఎక్కువ మీరు ఉపయోగించే ప్రోటోకాల్ పరంగా వెళ్లే డేటా గురించి ఎక్కువ ఇది డేటా సెంట్రిక్ ఉపయోగించి డేటా గురించి ఎక్కువగా ఉంటుంది మరియు ఇది నిజంగా పబ్లిష్ సబ్స్క్రయిబ్ను ఉపయోగిస్తుంది ఒకటి రెండవ విషయం ఏమిటంటే మీరు http ప్రపంచంలో ఉపయోగించే కొన్నివర్బస్లను పరిశీలిస్తే మీకు పోస్ట్ ఉంది మీకు పోస్ట్ ఉంది అప్పుడు మీరు తొలగించారు అందువల్ల మరెన్నో విషయాలు పోస్ట్ డిలీట్ పుట్ కూడా ఉంది పోస్ట్ పుట్ మరియు ఏమైనప్పటికీ ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ వర్బస్ ఇక్కడ మీకు చాలా సులభమైన పబ్ సబ్ అన్సబ్ రైట్ మరియు చాలా సులభం సింపుల్ ప్రోటోకాల్ చాలా సులభమైన ప్రోటోకాల్ నేర్చుకోవడం చాలా సులభం మరియు మీరు సందేశ పరిమాణాన్ని తీసుకుంటే ఇది సందేశ పరిమాణం ఇది పెద్దది నేను చెప్పేది ఇది కేవలం రెండు బైట్లు కన్నా చిన్నదిగా ఉంటుంది కనిష్ట హెడ్డర్ ని కలిగి ఉంది అంటే నేను హెడ్డర్ వివరాలలోకి రాలేదు కానీ డాక్యుమెంట్ లొ హెడ్డర్ వివరాలను చూస్తారు ఇది చిన్నదిగా ఉంటుంది కనీస హెడ్డర్ కూడా ఇంత చిన్నదిగా ఉంటుంది క్వాలిటి ఆఫ్ సర్విస్ ఏమిటి క్వాలిటి ఆఫ్ సర్విస్ మీ డాక్యుమెంట్ ఎలా సరిగ్గా రావాలని మీరు చెప్పలేరు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ సరైనది ఏమీ లేదు కానీ ఇక్కడ మీకు 3 స్థాయిలు ఉన్నాయి మరియు మీరు డేటా పంపిణీని పరిశీలిస్తే డేటా ఇది ఎక్కువగా ఒకటి నుండి ఒకటి ఇది డీకప్లింగ్ కారణంగా ఒకటి నుండి బహుళంగా ఉంటుంధి కాబట్టి మీరు ఉపయోగించే అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు MQTT ఎందుకు అని ప్రశ్నలు అడిగితే MQTT ఎందుకు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను MQTT గురించి మీరు ఎప్పుడు మాట్లాడగలరో ఆలోచించగల కొన్ని మంచి పోలికలు ఉన్నాయి కాబట్టి ఇది కొన్ని పదాలలో ఏదో ఒక రూపంలో మీరు వెళ్ళే ముందు మీ మనస్సు వెనుక భాగంలో ఉంచడానికి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కానీ మీరు ఇప్పుడు మాకు ఆసక్తి కలిగించే మరొక ప్రశ్న అడగవచ్చు కాని నేను వెళ్ళే ముందు MQTT పై చర్చను క్లియర్ చేసే కొన్ని విషయాలు త్వరగా ఉంచనివ్వండి సెషన్ అనేది ఒక ముఖ్యమైన విషయం అని మీరు గమనించాలి కాబట్టి మీరు సెషన్లను చూడాలని నేను కోరుకుంటున్నాను సరే నేను దీన్ని స్టాండర్డ్ డాక్యుమెంట్ నుండి కాపీ చేసాను కాబట్టి మీకు ఏమీ లేదు ఇక్కడ దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి సెషన్ అటాచ్మెంట్ చూడటం మరియు క్లయింట్ యొక్క అటాచ్మెంట్ను సర్వర్కు గుర్తించడం మరియు క్లయింట్ మరియు సర్వర్ల మధ్య అన్ని కమ్యూనికేషన్లు సెషన్ లో భాగంగా చాలా ముఖ్యమైనవి ఆపై మీరు పబ్లిష్ కూడా చూడవచ్చు నేను ఇంతకుముందు చేసిన సబ్స్క్రయిబ్ సందేశాన్ని నిలుపుకోవడాన్ని నేను వివరించడానికి ఇష్టపడను కాబట్టి ఈ విషయాలను చాలా ముఖ్యమైనవిగా చూస్తానని నేను చెప్తాను ఎందుకంటే అవి చాలా విషయాలు ప్రోటోకాల్ గురించి మంచి విషయాలు అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడతాయి కాబట్టి ఇది ఒక విషయం ఆపై MQTT సందేశాలు మర్చిపోవద్దు కనెక్ట్ సందేశాల సంఖ్య ఉన్నాయి అప్పుడు మీకు కోనాక్క్ ఉంది మనము ఇప్పటికే దీనిని చూశాము కాని మీరు ఈ విషయాలన్నీ చూడాలని నేను కోరుకుంటున్నాను ఆపై అది ప్రోటోకాల్ను బాగా అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఇప్పుడు ఒక ఫార్మాట్ ఉంది ఒక ప్యాకెట్ ఫార్మాట్ ఉంది ఇది మీరు సులభంగా చేయగలిగే ఫార్మాట్ దీన్ని పై ఎక్కువ సమయం గడపడం నాకు ఇష్టం లేదు ఇది ప్రతి ఒక్కరికి ఒక సందేశం ఫార్మాట్ కనెక్ట్ మెసేజ్ ఫార్మాట్ ఉంది కాబట్టి ఒక సందేశం రకం ఉంటుంది ఇప్పుడు అన్ని రకాల ఫీల్డ్లు ఉంటాయి కాబట్టి ఆ విషయం పై ఎక్కువ సమయం గడపాలని అనుకోను నేను వాగ్దానం చేసిన భద్రతకు సంబంధించి మనం దేనికైనా వెళ్ళే ముందు MQTT ఎలా స్పష్టంగా ఉందనే దాని గురించి నేను మీకు కొంత చెప్పాలి అయితే MQTT కి సంబంధించి ఇవన్నీ బాగానే ఉన్నాయి మీరు వ్యవస్థల గురించి మాట్లాడితే మీకు తెలిసినట్లుగా ఇలాంటి సామర్థ్యాలు ఉన్నాయి రాస్ప్బెరి పై కుడి లేదా కోడ్ రైడ్ బోర్డు లేదా బోర్డులు చెప్పండి అవి బీగల్ బోన్ బ్లాక్ కఠినమైన బోర్డులు బీగల్ బోర్డు బీగల్ బోన్ బ్లాక్ రాస్ప్బెరి పై వంటివి ఇది వాస్తవానికి కొన్ని లైనక్స్ యొక్క వేరియంట్లలోకి వచ్చింది చాలా చిన్న హార్డ్వేర్లపై MQTT ఎలా పనిచేస్తుంది ఇది ఎలా పని చేస్తుంది ఎందుకంటే మీరు కొంత వాతావరణాన్ని గ్రహించే సెన్సార్ల గురించి మాట్లాడుతున్నారు మరియు అవి MQTT ద్వారా చిన్న చిన్న చుక్కలను ఉపయోగించి డేటా ను పంపించాలి అనుకుంటుంది వారు చిన్న అల్ట్రా లో పవర్ ఇంటర్ఫేస్ కలిగి ఉన్న జిగ్బీ కావచ్చు ఇది బ్లూటూత్ లేదా వాటిలో ఒకటి కావచ్చు మరియు ఇది ఎక్కువగా జిగ్బీ చిన్న సెన్సార్ నోడ్లను నిర్మించడానికి జిగ్బీ బాగా ప్రాచుర్యం పొందింది మరియు ఇది చాలా ప్రాచుర్యం పొందిన ప్రోటోకాల్ కాబట్టి మీరు దాన్ని ఉపయోగిస్తుంటే ఈ స్టాక్ అంతా దానిపై ఎలా నడుస్తుంది ఈ అన్ని ఆదేశాలతో మీకు భారీ అప్లికేషన్ స్టాక్ MQTT స్టాక్ ఉంది మేము చర్చించాము మరియు అన్నీ స్పష్టంగా అది పనిచేయదు కాబట్టి మీరు అదే ప్రోటోకాల్ యొక్క మరొక రకమైన చిన్న వేరియంట్పై దృష్టి పెట్టాలి దీనిని MQTT S అని పిలుస్తారు MQTT S కి పూర్తి వివరణ ఉంది ఇది ఎంబెడెడ్ ప్లాట్ ఫామ్ లో నడుస్తుంది కాబట్టి MQTT S అంటే ఏమిటి అని మీరు నన్ను అడిగితే MQTT సెన్సార్ నెట్వర్క్ల కోసం ఉద్దేశించబడింది దీనిని MQTT S అంటారు ఇది జిగ్బీకి బాగా తెలిసిన జిగ్బీ కోసం ఆప్టిమైజ్ చేయబడింది ఇది 6 లోపాన్ ఉపయోగిస్తుంది దీని అర్థం ఏమిటో మీకు ఇప్పటికే తెలుసునని నేను అనుకుంటున్నాను 6 లోపాన్ IPv6 తక్కువ శక్తి గల పర్సనల్ ఏరియా నెట్వర్క్ల కోసం IPv6 కోసం ఉపయోగించబడుతుంది నిర్బంధిత ప్లాట్ఫాంలు 6 లోపాన్ కోసం ఇది IPV 6 అనుసరణ మరియు మీరు UDP ని ఉపయోగించగల TCP ని ఉపయోగించాల్సిన అవసరం లేదు MQTT TCP ని ఉపయోగిస్తుంది మరియు మీరు దీన్ని UDP లో ఉపయోగించవచ్చు ఇది తక్కువ బ్యాండ్విడ్త్ కోసం ఉద్దేశించబడింది ఇది తక్కువ బ్యాండ్విడ్త్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ల కోసం ఉద్దేశించబడింది మరియు ఫ్రేమ్ పరిమాణాలు చిన్నవి నేను చిన్న ఫ్రేమ్ పరిమాణాలు చిన్న ఫ్రేమ్ పరిమాణాలు మరియు సాధారణ పరికరాలను చెబుతాను మరియు ఇది మంచి విషయం ఏమిటంటే ఇది నిజంగా సాధారణ MQTT బ్రోకర్లతో అనుకూలంగా ఉంటుంది అది అందం స్పష్టంగా మీరు దీన్ని అనుకూలంగా చేయాలనుకుంటే అది నేరుగా ముందుకు సాగడం లేదు నేను గీయబోతున్నా మంచి వ్యవస్థను మీరు నిర్మించాలి మరియు MQTT S ని ప్రారంభిస్తానని నేను చెబుతాను మీరు దీన్ని ఎలా చేస్తారు మీ కోసం త్వరగా ఒక చిత్రాన్ని గీయడానికి వీలు కల్పిస్తుంది ఇది మాకు బాగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది మీకు MQTT S క్లయింట్ ఉందిలోపల ఉంచండి కాబట్టి ఇది సరైన మార్గం ముఖ్యంగా MQTT S గేట్వే అని పిలవబడే దాని గురించి మేము మాట్లాడుతాము ఈ గేట్వే ఇప్పుడు MQTT బ్రోకర్తో మాట్లాడుతుంది అది మంచి విషయం వాస్తవానికి ఈ గేట్వే వాస్తవానికి వ్యవస్థలో భాగం కావచ్చు కాబట్టి ఈ వ్యవస్థ చక్కగా ప్రదర్శించబడినప్పుడు ఈ విధంగా చూపించబడిందని చూపించే చుక్కను ఇక్కడ ఉంచుతాను మీరు నిజంగా ఈ గేట్వే ను ఈ హార్డ్వేర్ లోపలనే ఉంచవచ్చు నేను MQTT రకమైన బ్రోకర్ హార్డ్వేర్ గురించి మాట్లాడేటప్పుడు చెబుతాను నేను రాస్ప్బెరి పై వంటి వ్యవస్థలను సూచిస్తున్నాను దయచేసి రాస్ప్బెరి పై గమనించండి లేదా నేను బీగల్ బోన్ బీగల్ ను సూచిస్తున్నాను లేదా నేను ఓడ్రాయిడ్ ఓడ్రాయిడ్ సిస్టమ్ను సూచిస్తున్నాను అందువల్ల వాటి పరంగా నేను తక్కువ శక్తిని కలిగి ఉన్నాను కానీ ఇలాంటి చిన్న పరికరాలతో పోలిస్తే అవి మంచి కార్యాచరణను కలిగి ఉంటాయి కాబట్టి మీరు ఈ MQTT క్లయింట్ల ను కలిగి ఉండవచ్చు ముఖ్యంగా ఇది క్లయింట్ ఇది కూడా క్లయింట్ మరియు అవన్నీ ఈ చక్కని గేట్వే కి కనెక్ట్ అవుతున్నాయి మరియు ఇప్పుడు యుడిపిని అమలు చేయండి అవి యుడిపిని అమలు చేయగలవు మరియు ఈ లేయర్ వరకు అవి వాస్తవానికి 6 లో పాన్ అమలు చేయాబడినధి లో పవర్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ల కోసం IPV6 స్థిర వాతావరణం కోసం IP v 6 యొక్క అత్యంత ప్రాచుర్యం పొందిన అమలుపై RF C ఉంది ఇది 6 లో పాన్ కాదు ఇది జిగ్బీలో బాగా పనిచేస్తుంది కాబట్టి అది జిగ్బీ MQTT ఇది టిసిపి కావచ్చు ఇది టిసిపి మీరు చేయగలిగే ఇతర మార్గాలు కూడా ఉన్నాయి మీరు దీన్ని గేట్వే గుండా పంపించాలనుకుంటే మీరు MQTT S ఫార్వార్డర్అని పిలవబడే దాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి మీరు MQTT S ఫార్వార్డర్కూడా ఉపయోగించుకునే మరో అవకాశం ఉంది మరియు క్లయింట్లు ఎలాంటి క్లయింట్లు MQTT S క్లయింట్లు UDP లో కనెక్ట్ అవ్వగలవు మరియు ఈ ఫార్వార్డర్కు కనెక్ట్ చేయగలవు ఫార్వార్డర్ దానిని మార్చదు దానిని మార్చడం UDP లోని ఆ ప్యాకెట్ను బ్రోకర్ కు ఫార్వార్డ్ చేస్తుంది మరియు బ్రోకర్ దానిని మారుస్తుంది మరియు ఒక నిర్దిష్ట సమాచారాన్ని నిర్వహించడం ఇది సాధారణ ఫార్వార్డింగ్ సిస్టమ్ కాబట్టి ఇది UDP గా ఉండాలి మరియు ఇది టెర్న్లో క్లయింట్ కనెక్షన్గా మారుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ముందుకు వెళ్ళవచ్చు ఈ సందర్భంలో మీరు ఇప్పుడు ఒక ప్రశ్న అడగవచ్చు నాకు ఈ ఫార్వార్డర్ ఎందుకు అవసరం నేను నేరుగా బ్రోకర్ కు పంపగలను ఖచ్చితంగా మీరు దానిని నేరుగా యుడిపి ద్వారా బ్రోకర్ కు పంపవచ్చు కాబట్టి మీరు ప్రయత్నించగల అనేక దృశ్యాలు ఉన్నాయి అది పాయింట్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మీరు దీన్ని ఉపయోగించగల అనేక దృశ్యాలు ఉన్నాయి మీ స్వంత దృష్టాంతాన్ని ప్రయత్నించకుండా ఎవరూ మిమ్మల్ని ఆపరు మీరు కొన్ని స్క్రిప్ట్లను కాన్ఫిగర్ చేయగలిగితే మరియు తెలివిగా వ్రాయగలిగితే మీరు కూడా ఈ పనిని చక్కగా చేయగలరు కాబట్టి బ్రోకర్లు ఉన్నారు అక్కడ ఒక గేట్వే ఉంది మరియు ఇప్పుడు ఇది ఇలా పని చేయబోతోంది అని కాదు MQTT S యొక్క ప్రత్యేకత ఏమిటి దీని కోసం ఎందుకు వ్రాయబడింది అంటే మీకు ఇప్పటికే ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది ఈ చాలా చిన్న చిన్న వ్యవస్థలలో అమలు చేయబడ్డ ఈ MQTT S ప్రోటోకాల్ వాస్తవానికి ఈ గేట్వేను కనుగొనవలసి ఉంటుంది గేట్వే డిస్కవరీ ముఖ్యం అని వీరు అర్థం చేసుకోవాలి గేట్వే పీరియాడిక్ ప్రసారo చేయగలదు లేదా క్లయింట్లును శోధించాలి క్లయింట్లు శోధించాలి లేదా గేట్వే క్రమానుగతంగా విస్తృత ప్రసారం చేయాలి కాబట్టి ఇది మమ్మల్ని చాలా సరళమైన విషయాలకు తీసుకువస్తుంది గేట్వే ప్రకటన ఉంది గేట్వే ప్రకటనలు ఉన్నాయి ఈ MQTT S గేట్వే ద్యారా ప్రకటనను ఇస్తుంది నేను చాలా ముఖ్యమైన MQTT S గేట్వే అని చెప్తాను మరియు క్లయింట్ కొన్ని కారణాల వల్ల గేట్వే ను సెర్చ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీరు ప్రతిదీ కాప్ లో ఉంచాలి మరియు మీరు పొందుతారు MQTT యొక్క క్లయింట్ ఇది కొద్దిగా పెద్దదిగా ఉంటుంది నిజానికి నేను గేట్వే సర్కిల్ కంటే పెద్దగా రాయకూడదు గేట్వే కొంచెం శక్తివంతమైనదని భావిస్తున్నాను ఎందుకంటే ఇది MQTT S క్లయింట్ సర్చ్ గేట్వేకు ప్రతిస్పందనగా క్లయింట్ దీన్ని బయటకు పంపుతున్నాడు ఈ గేట్వే వాస్తవానికి GW సమాచారం అని పిలువబడే వాటిని తిరిగి జారీ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది మీరు గేట్వే ప్రకటనల యొక్క పీరియాడిక్ ప్రసారాన్ని కలిగి ఉన్న కథను పూర్తి చేస్తుంది ఒకవేళ MQTT S క్లయింట్ పీరియాడిక్ ప్రకటనను కోల్పోతే ఇది GW సమాచారంతో గేట్వే ప్రతిస్పందించగల సర్చ్ గేట్వేను కూడా జారీ చేస్తుంది అది తప్పనిసరిగా ఈ మొత్తం విషయం అర్థం ఈ గేట్వేల గురించి మంచి విషయం ఉంది ఈ MQTT యొక్క గేట్వేలు ఎదుర్కొనే మరో సమస్య చూడండి అవి అనేక సెన్సార్ నోడ్ల కనెక్షన్ల నుండి వచ్చే డేటా ను కలిగి ఉంటాయ ఎందుకంటే ఇప్పుడు మీరు అనేక వందల మరియు వందల సెన్సార్ల గురించి మాట్లాడుతున్నారు డేటా ను ప్రచురించడానికి ప్రయత్నిస్తున్న క్లయింట్లు అంటే MQTT S క్లయింట్లు ఏ రకమైన క్లయింట్లు వాస్తవానికి బహుళ గేట్వేలకు కనెక్ట్ చేయగలవు కాబట్టి లోడ్ బ్యాలెన్సింగ్ అని నేను చెప్పినప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ ప్రాథమికంగా డేటా లోడ్ బ్యాలెన్సింగ్ అది బాగా రావడం లేదు బ్యాలెన్సింగ్ సాధ్యమేనని నేను వ్రాస్తాను కాబట్టి ఇప్పుడు మీరు చూడవచ్చు ఇది నిజంగా నైపుణ్యం కలదు కాబట్టి అది మరొక విషయం కాబట్టి ఇది మరొక ముఖ్యమైన విషయం ఈ గేట్వే కూడా పనిచేస్తుంది మీరు గమనించదలిచిన మరొక చివరి విషయం ఉంది కాబట్టి క్షమించండి ఈ గేట్వే రెండు రీతుల్లో పనిచేస్తుంది నేను దీన్ని శుభ్రపరుస్తాను నేను తదుపరి షీట్కు వెళ్తాను ఆపై మేము దానిని MQTT S గేట్వే అని వ్రాస్తాము మరియు ఇది దేనికి కనెక్ట్ అవుతోంది ఇది MQTT బ్రోకర్ కు కనెక్ట్ అవుతోంది ఈ బ్రోకర్ కాదు కానీ సాధారణ బ్రోకర్ అది సాధారణ బ్రోకర్ కు కనెక్ట్ అవుతుంది మరియు ఈ MQTT లు MQTT యొక్క క్లయింట్ల నుండి సంపూర్ణ కనెక్షన్లను పొందుతున్నాయి ఇది క్లయింట్ 1 క్లయింట్ 2 క్లయింట్ మరియు మొదలగునవి కాబట్టి ఇది నాకు మరొక బాణాన్ని ఇక్కడ ఉంచనివ్వండి మరొకదాన్ని ఇక్కడ చూపించండి మరియు ఇప్పుడు మీరు దీన్ని రెండు విధాలుగా చేయగలరు మీరు ప్రాథమికంగా సర్వర్ మరియు కనెక్ట్ చేసే ప్రతి క్లయింట్ కోసం బ్రోకర్ మధ్య కనెక్షన్ను సృష్టిస్తారు ఒక క్లయింట్ కనెక్ట్ అయితే ఒక కనెక్షన్ ఉంటుంది కనెక్ట్ చేసే n క్లయింట్లు ఉంటే MQTT ల నుండి బ్రోకర్ కు n కనెక్షన్లు ఉంటాయి స్పష్టంగా దీనిని ట్రాన్స్పరెంట్ మోడ్ అంటారు ఇది ట్రాన్స్పరెంట్ మోడ్ మరొక మోడ్ ఉంది దీనిని అగ్రిగేటెడ్ మోడ్ అంటారు ఇది MQTT యొక్క గేట్వేలో మోడ్ ఒకటి మరొక మోడ్ ఉంది మరియు ఆ మోడ్ మీరు నిర్వహించే చోట అగ్రిగేటెడ్ మోడ్ అని పిలువబడుతుంది కాబట్టి చిత్రం చాలా సులభం కాబట్టి మీరు చేసేది ఏమిటంటే నేను దీన్ని ఇప్పుడు తీసివేయాలి దీన్ని ఎలాగైనా తొలగించాలని నాకు అనిపించదు కాబట్టి నేను మరొక షీట్ తీసుకుంటాను నేను MQTT S గేట్వే మరియు బహుళ క్లయింట్ల ను కనెక్ట్ చేస్తాను మీరు MQTT బ్రోకర్ కు ఒకే కనెక్షన్ని కలిగి ఉండవచ్చు దీనిని అగ్రిగేటెడ్ మోడ్ అంటారు ఒక చివరి విషయం ఉంది నేను తేజస్వినితో మాట్లాడుతున్నప్పుడు ఇది వాస్తవానికి సంభవించింది మనం చాలా ఆసక్తికరమైన పనిని చేయగలము వాస్తవానికి అసలు MQTT ప్రోటోకాల్ను జాగ్రత్తగా చూడండి MQTT S వాస్తవానికి మద్దతు ఇస్తుంది అసలు MQTT ప్రోటోకాల్ ప్రతి అంశానికి చెబుతుంది టాపిక్ ప్లస్ సందేశం ఇవ్వబడింది మీరు MQTT లో టాపిక్ ప్లస్ సందేశం చేస్తున్నారు మీరు ప్రతిసారీ MQTTS ప్రపంచంలో టాపిక్ ఎందుకు పంపాలనుకుంటున్నారు మీరు ఏమి చేస్తారు మీరు టాపిక్ ని ఒక ID తో ఒక్కసారి మాత్రమే పంపిస్తారు ఆపై మీరు ID ని ఉపయోగించడం ప్రారంభించండి టాపిక్ మెసేజ్ చెప్పకండి టాపిక్ ఇకపై మంచి టాపిక్ని ఉపయోగించడం లేదు టాపిక్ ఐడిని వాడండి మరియు డేటా ను పబ్లిష్ చేయడం లేదా డేటా కు సబ్స్క్రైబ్ చేయడం అనేది స్పష్టమైన సూచిక నిర్బంధిత పరిసరాల్లో సెన్సార్ నెట్వర్క్లు ఆప్టిమైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది MQTT S కి సంబంధించి మనం నేర్చుకున్న కీలకమైన విషయాలు ఈ టాపిక్ ఐడి టాపిక్ ప్లస్ టాపిక్ ఐడిని ఒక సారి సులభతరం చేయడానికి మరియు ఈ టాపిక్ లను తిరిగి ఉపయోగించడం కొనసాగించండి వాస్తవానికి అక్కడ విషయాలు ఉన్నాయి అక్కడ రెండు విషయాలు ఉన్నాయి సుదీర్ఘమైన అంశం ఉంది ఆపై ఒక చిన్న అంశం ఉంది మీరు రెండింటినీ ఉపయోగించవచ్చు వాస్తవానికి ID లు లాంగ్ ID లేదా షార్ట్ ID కావచ్చు IDల ఉపయోగాన్ని ప్రోత్సహించడానికి మరియు టాపిక్ ప్లస్ సందేశానికి బదులుగా IDలు ఉపయోగిస్తారు తరువాత మెసేజ్ టాపిక్ ID ప్లస్ సందేశాన్ని ఉపయోగించుకుంటారు MQTT S అదనపు సందేశాలు సమితికి మద్దతు ఇస్తుంది ఇది రిజిస్టర్ అని పిలుస్తారు ఇది క్లయింట్ ప్రచురించడానికి అవసరమైన అంశాలను నమోదు చేయడానికి ఉపయోగపడుతుంధి క్లయింట్ ప్రచురించాలని కోరుకునే అంశాలకు క్లయింట్ కోరుకునే క్లయింట్ ప్రచురించాలని కోరుకుంటుంది మరియు మీరు రిజిస్టర్ సందేశాన్ని పంపితే మీరు తిరిగి పొందేది ఒక రేజ్అక్ ఇది తప్పనిసరిగా మిమ్మల్ని పూర్తి చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు మళ్ళీ కీ ని తగ్గించడానికి వీలు కల్పిస్తుంది ఇక్కడ కీ ఏమిటి బ్యాండ్విడ్త్లో తగ్గింపు ఇప్పుడు తిరిగి వెళ్లి MQTT ఒయాసిస్ స్టాండర్డ్ ఇచ్చిన అసలు అబ్స్ట్రాక్ట్ చూడండి ఇది మేము చర్చించిన ప్రతిదానికి వర్తిస్తుంది కాబట్టి ఇది MQTT యొక్క ముఖ్య అంశం ఇప్పుడు చివరకు MQTT లో MQTT భద్రత యొక్క భద్రతా అంశాలను అర్థం చేసుకుందాం నేను మీకు పూర్తి కథను ఇక్కడ ఇవ్వబోతున్నాను కాని వాస్తవానికి మేము MQTT లో భద్రతా ప్రదర్శనలు చేస్తాము మరియు ఈ ప్రదర్శనలను చూడటం ద్వారా మీరు దానికి సంబంధించి ప్రతిదీ అర్థం చేసుకుంటారు కానీ మేము ప్రదర్శనలకు వెళ్లే ముందు మీరు ఏదైనా ప్రవేశించడానికి ముందు మీరు ఎల్లప్పుడూ ఓపెన్ఎస్ఎస్ఎల్ కు వెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఓపెన్ఎస్ఎస్ఎల్ ఆర్గ్ మీరు తప్పక https కోలన్ www ఓపెన్ఎస్ఎస్ఎల్ని సందర్శించాలి ఆర్గ్ ఇది ట్రాన్స్పోర్ట్ లేయర్ ల భద్రతకు టిఎల్ఎస్ లేదా డేటా గ్రామ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ కీ ని కలిగి ఉంటుందని నేను భావిస్తున్నాను MQTT క్లయింట్ మరియు బ్రోకర్ల మధ్య ప్రస్తుతం అత్యంత సురక్షితమైన పద్ధతిలో అత్యంత సురక్షితమైన పద్ధతిలో కమ్యూనికేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే రెండు ఖచ్చితంగా ప్రోటోకాల్లు ఇవి దాని అర్థం ఏమిటంటే మీరు MQTT అమలు చేయబడ్డ అప్లికేషన్ లేయర్ తీసుకుంటే మీకు సెషన్ లేయర్ ఉంటుంది దీనికి సెషన్ కీ అవసరం ఆపై మీకు ట్రాన్స్పోర్ట్ లేయర్ తప్పనిసరిగా TCP లేదా UDP లాగా ఉంటుంది మీరు తప్పనిసరిగా TCP మరియు UDP ని సురక్షితమైన పద్ధతిలో ఉపయోగిస్తున్నారు ఇది తప్పనిసరిగా ట్రాన్స్పోర్ట్ లేయర్ భద్రతను సృష్టిస్తుంది మరియు మీరు TCP ఉపయోగిస్తుంటే TLS మరియు మీరు UDP ని ఉపయోగిస్తుంటే DTLS గా ఉంటుంది తప్పనిసరిగా ఇది ఇక్కడ కొంచెం పైన కూర్చుని ఉంది నేను ట్రాన్స్పోర్ట్ లేయర్ వద్ద ఎక్కడో ఖచ్చితంగా ఉంటుంది మరియు మీకు సురక్షితమైన కమ్యూనికేషన్ను పూర్తిగా ఇస్తుంది మరియు మీరు సురక్షితమైన కమ్యూనికేషన్ను బాగా చేస్తున్నారో లేదో మీకు ఎలా తెలుసు మీరు ఇకపై http ను ఉపయోగించరు మీరు ఇప్పటి నుండి https ను ఉపయోగించబోతున్నారు http కనెక్షన్ను స్థాపించడంలో TLS పెద్ద పాత్ర పోషిస్తోందని స్పష్టంగా సూచిస్తుంది యుడిపికి అది లేదని కాదు అందుకే నేను ఇక్కడ వ్రాశాను డిటిఎల్ఎస్ కూడా చాలా ముఖ్యమైన విషయం కానీ ఓపెన్ఎస్ఎస్ఎల్ అంటే ఏమిటి అది మీకు ఎలా సహాయపడుతుంది మరియు మీరు దీన్ని ఎందుకు చూడాలి ఎందుకంటే భద్రతకు సంబంధించి ఏదైనా తప్పనిసరిగా మీరు ఈ చిత్రాన్ని గమనించాలి కాబట్టి నేను ఓపెన్ఎస్ఎస్ఎల్ ను వ్రాస్తాను మరియు ఓపెన్ఎస్ఎస్ఎల్ ను అర్థం చేసుకోవటానికి సంబంధించి మీరు అంతటా గుర్తుంచుకుంటారని నేను ఆశించే చిత్రాన్ని ఉంచుతాను కాబట్టి ఓపెన్ఎస్ఎస్ఎల్ అంటే ఏమిటి ఓపెన్ఎస్ఎస్ఎల్ బాక్స్ లాంటిది టూల్ కిట్ నికలిగిఉంటుంది ఓపెన్ఎస్ఎస్ఎల్ టూల్కిట్ ఉన్న బాక్స్ లాంటిదని గుర్తుంచుకోండి మీ వద్ద స్క్రూడ్రైవర్లు కటింగ్ ప్లైర్లు నోస్ ప్లైర్లు ఉన్నాయి మరియు మొదలగునవి లాంటిది ఇవి వాస్తవానికి మెకానిక్స్ టూల్కిట్ వంటిది ఓపెన్ఎస్ఎస్ఎల్ క్రిప్టోగ్రాఫిక్ టూల్కిట్ ఇది టూల్ కిట్ కాబట్టి ఈ టూల్ కిట్ మీకు అనేక పనులు చేయడానికి అనుమతిస్తుంది ఇది ప్రోటోకాల్ కాదు దయచేసి గమనించండి ఓపెన్ఎస్ఎస్ఎల్ ప్రోటోకాల్ కాదు ఎందుకంటే ఓపెన్ఎస్ఎస్ఎల్ పూర్తిగా ఒక టూల్కిట్ లాంటిది కాబట్టి ఓపెన్ఎస్ఎస్ఎల్ గురించి ఏది మంచిది ఇది ఓపెన్ సోర్స్ అందుకే దీనిని ఓపెన్ఎస్ఎస్ఎల్ అంటారు నేను చెప్పినట్లుగా ఇది కీలకమైన వాణిజ్య గ్రేడ్ పూర్తి ఫీచర్ కలిగిన టూల్కిట్ను అందిస్తుంది ఇది TLS ట్రాన్స్పోర్ట్ లేయర్ భద్రత కోసం మరియు సురక్షిత సాకెట్స్ లేయర్ SSL ప్రోటోకాల్స్ కోసం ఒక టూల్ కిట్ను అందిస్తుంది ఇవి ప్రోటోకాల్స్ ఇవి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న ముఖ్య విషయం కాబట్టి ఇది సాధారణ ప్రయోజన క్రిప్టోగ్రాఫిక్ లైబ్రరీ కూడా మరియు మీరు దాని గురించి చాలా చూస్తారు వాస్తవానికి ఇది చాలా చురుకైన వెబ్సైట్లలో ఒకటి ఇక్కడ చాలా నవీకరణల నవీకరణలు ఉన్నాయి ఓపెన్ఎస్ఎస్ఎల్గురించి నేను ఎందుకు చెప్తున్నాను నేను మీ దృష్టిని ఒక చిత్రం వైపు ఆకర్షించాలనుకుంటున్నాను నేను MQTT ప్రపంచంలో డ్రా చేయబోతున్నాను ఇది MQTT క్లయింట్ను తీసుకోవడం ఎందుకు ముఖ్యమో మీకు అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది MQTT బ్రోకర్లో కనెక్ట్ కావాలనుకునే MQTT క్లయింట్ ఇది బ్రోకర్ నువ్వు ఏమి చేస్తావు మీరు పబ్లిష్ చేసే ముందు బ్రోకర్ యొక్క IP చిరునామాను ఇక్కడ పేర్కొంటారు కాబట్టి మీరు ఒక ఉదాహరణ తీసుకుందాం అని మీరు చెబుతారు 10 114 16 ఈ క్లయింట్ యొక్క IP అడ్రస్ మరియు ఉదాహరణకి 10 17 కి బ్రోకర్ యొక్క IP అడ్రస్ ఇప్పుడు ఈ కేసు www MQTT కి మ్యాప్ చేయబడినది లేదు నేను దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను లేదు నేను దానిని మంచి పేరుకు ఇస్తాను nptel MQTT సరైనది ఏదైనా చెప్పనివ్వండి ఇది MQTT బ్రోకర్ యొక్క పేరు దీనిని MQTT డాట్ బ్రోకర్ గా ఉంచండి ఇది మ్యాప్ చేస్తుంది ఇప్పుడు మీరు ఏమి చేయబోతున్నారు మరియు ఇది మాకు ఒక పేరు కూడా ఇవ్వనివ్వండి nptel example client దీనికి రెండు పేర్లు చాలా మంచిగా ఇద్దాం ఇప్పుడు జరిగే మొదటి విషయం ఏమిటంటే క్లయింట్ బ్రోకర్తో కనెక్ట్ కావాలనుకున్నప్పుడు అతను ఈ పేరును కూడా ఇవ్వవచ్చు nptel ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది DNS పిచ్లో కిక్ చేస్తుంది మరియు IP పేరు చిరునామాను ఈ ప్రత్యేక చిరునామాకు పూర్తి పేరు పరిష్కరిస్తుంది మరియు ఈ చిరునామాతో అనుబంధించబడిన అడ్రస్ రికార్డ్ ఉంది కాబట్టి DNS అడ్రస్ రికార్డ్ పొందబడుతుంది మరియు ఇది MQTT క్లయింట్కు ఇవ్వబడుతుంది మరియు క్లయింట్ ఆధారంగా ఒక కనెక్షన్ని ఇస్తుంది మరియు ఇది ఈ IP అడ్రస్ను పొందుతుంది ఎందుకంటే అడ్రస్ రికార్డ్ వాస్తవానికి ఆ అడ్రస్ను పరిష్కరించడానికి పేరు యొక్క మ్యాపింగ్ను మీకు ఇస్తుంది ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను క్లయింట్ ఎలా సర్వర్కు కనెక్ట్ అయ్యిందని క్లయింట్ ఎలా నిర్ధారించు కుంటుంది మీకు ఎలా ఖచ్చితంగా తెలుసు అది సర్వర్కు ఎలా కనెక్ట్ అవ్వదు మరో మాటలో చెప్పాలంటే మధ్యలో ఒక వ్యక్తి హైజాకింగ్ మరియు IP అడ్రస్ను 10 114 18 అందించే అవకాశం ఉంది మరియు క్లయింట్ ఇప్పుడు అటాకర్ కనెక్ట్ అవుతున్నాడు అసలు ఏమి జరుగుతోంది DNS బయటకు వెళ్లినప్పుడు ఈ అటాకర్ వింటాడు మరియు త్వరగా స్పందిస్తాడు మొదటి అటాకర్ చాలా దూకుడుగా ఉంటాడు DNS అభ్యర్ధన బయటకు వెళ్ళినప్పుడు రిసాల్వర్ సమస్యలు DNS అభ్యర్థనను అభ్యర్థించినప్పుడు రిసాల్వర్ బ్రోకర్ ప్రతిస్పందించడానికి ముందే అటాకర్ వచ్చి IP ని ఇస్తాడు మరియు MQTT క్లయింట్ బ్రోకర్ అని అతను భావించి అటాకర్ కు కనెక్ట్ అవుతాడు ఇప్పుడు అది బ్రోకర్ అని ఆలోచిస్తూ బ్రోకర్ కు బదులుగా అటాకర్ పబ్లిషింగ్ ప్రారంభిస్తే ప్రజలకు ఇది తెలుస్తుంది మరియు ఇది చేయకుండా ఉండాలని మేము కోరుకుంటాము కాబట్టి ప్రజలు ఏమి చేసారు అంటే మనం DNS ను ఎందుకు ఉపయోగించాలి DNS sec సురక్షిత DNS ఇది సమస్యను పరిష్కరిస్తుంది బహుశా DNS sec ఎలా పనిచేస్తుందో చూద్దాం మొదటిది DNS sec పనిచేస్తుంది ఎందుకంటే క్లయింట్ మార్గం నుండి వస్తున్న సర్టిఫికెట్ను MQTT కి ఉదాహరణకి క్రిందికి మరియు వాస్తవ సర్వర్కు చూడటం లేదు కాబట్టి ఈ సర్టిఫికేట్ వాస్తవానికి రూట్ నుండి ఒక ఉన్నత స్థాయి నుండి మొదలయ్యే ప్రతి స్థాయిలో మరియు DNS లోని అన్ని స్థాయిలలో వాస్తవానికి సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి ప్రతిసారీ సరి చూసుకుంటుంది ఆ భాగం అది చేస్తుంది కానీ మీరు నిజంగా అటాకర్ అదే విధంగా ప్రతిస్పందించవచ్చు అటాకర్ సర్టిఫికేట్ తర్వాత మీకు సర్టిఫికేట్ అందిస్తున్నాడు ఇది తప్పనిసరిగా పట్టుకునే మార్గం లేదు మీరు అసలు బ్రోకర్తో కనెక్ట్ అవుతున్నారా లేదా ఈ సమస్యను DNSsec ను ఉపయోగించడం ద్వారా పరిష్కరించలేరు ప్రజలు DNSsec ను విడిచిపెట్టారు మరియు వారు చేయాలనుకున్నదంతా ఓపెన్ SSL ను ఉపయోగించడానికి నిర్ణయించుకున్నారు అందువల్ల ఓపెన్ఎస్ఎస్ఎల్లో భద్రత చాలా ముఖ్యమైన టూల్కిట్గా మారుతుంది మీరు అర్థం చేసుకోవాలి మరియు MQTT యొక్క భద్రతా సంబంధిత సెట్టింగ్లపై చాలా శ్రద్ధ వహించాలి నేను ఇప్పుడు నా ల్యాప్టాప్లోని ప్రదర్శన మోడ్కు మారుతాను మరియు భద్రతా సంబంధిత విషయాలను ఎలా నిర్వహించగలుగుతున్నాం అనే దానిపై మేము చాలా ప్రదర్శనలను త్వరగా చూస్తాము నేను ఒక ఓవర్వ్యూ ఇచ్చాను మరియు మీ MQTT బ్రోకర్ను మీరు భద్రపరచగల 3 మార్గాలు ఉన్నాయి నేను మీకు చాలా త్వరగా చూపిస్తాను మేము ఇప్పుడు చర్చిస్తున్న వాటికి సంబంధించి అన్ని సెట్టింగ్లు MQTT బ్రోకర్ కు సంబంధించినది మీరు చేయగలిగే మొదటి విషయం ఏమిటంటే మీరు క్లయింట్ ఐడి ప్రీఫిక్స్ చేయవచ్చు మీరు ప్రీఫిక్స్ చేయవచ్చు ఇది మీరు చేయగలిగే చాలా ముఖ్యమైన దశ రెండవ విషయం సాధారణ ప్రామాణీకరణ అంటే దయచేసి వినియోగదారుల పేరు మరియు పాస్వర్డ్ ను ఉంచండి వినియోగదారుల పేరు మరియు పాస్వర్డ్ వినియోగదారుల పేరు మరియు పాస్వర్డ్ ను ఉంచండి మూడో విషయం ఏమిటంటే సర్టిఫికెట్ డిజిటల్ సర్టిఫికెట్ ప్రామాణీకరణ కోసం మరియు సెషన్లనుసృష్టించడం మరియు డేటా ఎన్క్రిప్షన్ మరియు క్లయింట్ మరియు బ్రోకర్ మధ్య పంపడం ఇప్పుడు మీరు సర్టిఫికేట్లను పరిశీలిస్తే ప్రదర్శనలు ప్రారంభమయ్యే ముందు ఈ చిత్రాన్ని గుర్తుంచుకోండి మీరు సర్టిఫికేట్ ప్రపంచంలో 3 ఎంటటీ లను గుర్తుంచుకోండి మరియు ఓపెన్ఎస్ఎస్ఎల్ ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు టూల్కిట్ ఓపెన్ఎస్ఎస్ఎల్వాడకం గురించి మాట్లాడుతున్న సర్టిఫికేట్ చెప్పినప్పుడు 3 ఎంటటీ లను గమనికగా చేసుకోవాలి ఒకదాన్ని సర్టిఫికేట్ అథారిటీ అంటారు రెండవది సర్వర్ అంటే మీరు MQTT సర్వర్ నేను సర్వర్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాను MQTT బ్రోకర్ మరియు క్లయింట్ అని మనకి బాగా తెలిసిన మంచి పేరును ఉపయోగించండి నేను క్లయింట్ అని చెప్పినప్పుడు నా ఉద్దేశ్యం MQTT క్లయింట్ కమాండ్ లైన్లోని ఈ ఓపెన్ఎస్ఎస్ఎల్ఆదేశాలు ఈ 3 MQTT ల కోసం ఈ సర్టిఫికెట్లను సృష్టించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీకు ఈ సర్టిఫికేట్ అధికారం కావాలి ఎందుకంటే సర్వర్ కనెక్ట్ అవుతుందో లేదో స్వతంత్రంగా క్లయింట్కు తెలియజేయబోతోంది ఎందుకంటే ఇది సరైన సర్వర్ కాదా DNSsec లో DNSsec ను గుర్తుంచుకోండి మీరు సర్టిఫికేట్ తర్వాత ఉన్నత స్థాయి నుండి రూట్ నుండి లేదా క్రిందికి సర్టిఫికేట్ చేసినప్పటికీ మీకు తెలియదు పైకి ఈవెంట్ మీరు సర్టిఫికేట్ ను చూడగలిగితే అది సర్టిఫికేట్ లను నిరోధించలేదు అవిఎక్కువ కాలం జీవించినప్పుడు ఇది అటాకర్ నుండి వచ్చి ఉండవచ్చు ఇక్కడ స్వతంత్ర సర్టిఫికేట్ అధికారం ఉంది ఎవరు మీ కోసం ప్రతిదీ ధృవీకరిస్తారు మరియు క్లయింట్ను సర్వర్ కు కనెక్ట్ చేయనివ్వండి మరియు క్లయింట్ సరైన సర్వర్కు కనెక్ట్ అవుతున్నట్లు సంతృప్తి పరచవచ్చు సర్వర్ కూడా తనిఖీ చేయదలిచిన అవకాశం ఉంది ఇది సరైన క్లయింట్కు కనెక్ట్ అవుతుందో లేదో ఆప్షనల్ అయితే స్వతంత్రంగా ఉందని మీరు గమనించాలి కాబట్టి అది ఇప్పటికీ ఆప్షనల్ కాబట్టి ఇవి మీకు సర్టిఫికేట్ అధికారం కలిగి ఉన్న ముఖ్యమైన అంశాలు ఆపై ఇది సర్వర్ మరియు క్లయింట్ కాబట్టి ఇవన్నీ వాస్తవానికి త్వరగా ఎలా జరుగుతాయో ఇప్పుడు చూద్దాం మరియు సర్టిఫికేట్ లను ఉపయోగించే ఈ మొత్తం వ్యవస్థ వాస్తవానికి బాగా పనిచేస్తుందో లేదో నిరూపించడానికి మనము కొన్నింటిని చూడవచ్చు కాబట్టి ల్యాప్టాప్లో ప్రదర్శనను చూడటానికి ముందు నేను నిజంగా కోరుకుంటున్నాను మనము మస్క్విటోను ఉపయోగిస్తున్నామని మీరు గమనించాలి కాబట్టి మస్క్విటో కాబట్టి నేను మస్క్విటో సర్వర్ను బాగా వ్రాస్తాను అది ఏమీ కాదు కానీ బ్రోకర్ మరియు పహో క్లయింట్ మస్క్విటో డాట్ కాంఫ్ కు అన్ని మార్పులు చేస్తున్నారు దయచేసి ఈ ఫైల్ పేరును గమనించండి మరియు మీరు క్రమంగా క్లయింట్ ఐడి మరివు పాస్వర్డ్తో ప్రారంభించి తర్వాత బ్రోకర్ కోసం సర్టిఫికెట్ ఆధారిత భద్రత కాన్ఫిగరేషన్ కి సంబంధించిన ప్రదర్శనలు చేస్తున్నారు కాబట్టి మొదటిదానితో ప్రారంభిద్దాం మొదటిది మరొక స్క్రీన్కు ప్రారంభిద్దాం ఇక్కడ మీరు చూడగలిగే స్క్రీన్ నెమ్మదిగా వెళ్దాం ఇప్పుడు మీకు ప్రాథమికంగా కావాలి మేము ఇక్కడ పూర్తి చేసినది మీరు ఒక ID తో ప్రచురిస్తున్నారు దీనిని C 1 సెన్సార్ అని పిలుస్తారు టాపిక్ MQTT సందేశం హలో కాబట్టి దీనికి ఏమి జరుగుతుందో చూద్దాం ఇది విజయవంతంగా జరిగిందని మీరు చూడవచ్చు ఇప్పుడు మనం చేయబోయేది క్లయింట్ ప్రిఫిక్స్ ను తీసివేసి దాన్ని మళ్ళీ ప్రసారం చేసి ఏమి జరుగుతుందో చూడండి కాబట్టి ఇది మీరు చేయగలిగే చాలా సులభమైన విషయం క్లయింట్ ప్రీఫిక్స్ ను మస్క్విటోడాట్ కాన్ఫిగర్ చేయండి కాబట్టి ఆ ఫైల్ను తెరిచి ఆ ఫైల్ లో సరిగ్గా ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి మీరు ఇక్కడ చూడగలరని చూద్దాం కర్సర్ తీసుకుందాం అక్కడ కర్సర్ తీసుకోండి ఖచ్చితంగా ఇక్కడ కర్సర్ వద్దకు వస్తాయి కర్సర్ క్లయింట్ ప్రీఫిక్స C 1 కు సూచించడాన్ని మీరు అక్కడ చూడవచ్చు అంటే ఇది C 1 కోసం వెతకాలి కాబట్టి ఇది అస్పష్టత ద్వారా భద్రత వంటిది ఇది అలాంటిదే కాబట్టి ఇది చాలా సులభం కానీ దాన్ని భద్రంగా ఉంచండి ఇది డెమో యొక్క మొదటి భాగం రెండవ విషయం పాస్వర్డ్లకు సంబంధించినది ఇప్పుడు మీరు పాస్వర్డ్లను పొందడానికి అనోనిమస్ ఫాల్స్ అనుమతించ వలసి ఉంటుంది ఇది అంతకుముందు నిజమైతే అది నిజం ఇప్పుడు మేము దానిని పడేలా చేసాము ఆపై మీరు పాస్వర్డ్ ఫైల్ను సృష్టించాలి మరియు మా విషయంలో మేము దానిని పాస్వర్డ్ డాట్ టెక్స్ట్ అని పిలుస్తాము మరియు అక్కడ మీరు పాస్వర్డ్ను పేర్కొనాలి కాబట్టి వాస్తవానికి ఏమి జరుగుతుందో చూద్దాం అక్కడ మనం మస్క్విటో డాట్ కాంఫ్ ను సవరిస్తున్నామని గమనించండి కాబట్టి ఇప్పుడు మస్క్విటో పబ్ మైనస్ d ను చూసే అదే ఎక్సర్సైజ్ తో మేము దీన్ని కొనసాగిస్తున్నాను ప్రీఫిక్స c1 టాపిక్ MQTT సందేశం హలో అప్పుడు మీరు యూజర్ పేరు సెన్సార్ అండర్ స్కోర్ సబ్ మరియు పాస్వర్డ్ డేటా ను అద్భుతంగా పొందుతారు ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి మనం ఏమి చేస్తామో ఇక్కడే తప్పు పాస్వర్డ్ను తీసివేస్తాము కాబట్టి ఇది కనెక్షన్ను తిరస్కరించిందని మీరు చూడవచ్చు అది కనెక్షన్ను నిరాకరించలేదు కనెక్షన్ ఏమిటి కనెక్షన్ ఏమిటి ఇక్కడ పాస్వర్డ్ ఏమిటి సరైన పాస్వర్డ్ ఇది కాబట్టి మనం ఇప్పుడు చూద్దాం కాబట్టి మేము తిరిగి ప్రారంభించాము అది ఒక సమస్య కాబట్టి తిరిగి ప్రారంభిద్దాం కాబట్టి మీరు మస్క్విటో డాట్ కాంఫ్ ఫైల్లో మార్పులు చేసిన ప్రతిసారీ ముఖ్యమైనది ఏమిటంటే డిమోన్ ను ఆపి డిమోన్ను తిరిగి ప్రారంభించండి మరియు ఇప్పుడు దాని ప్రభావం ఏమి జరిగిందని మీరు చూడవచ్చు కాబట్టి మీరు కాన్ఫిగరేషన్ ఫైల్ను సవరించిన ప్రతిసారీ మీరు డిమోన్ ను తిరిగి ప్రారంభించాలని మీరు నేర్చుకున్న మరొక పాఠం ఇది కాబట్టి సమావేశంలో మార్పులు చేయడం ద్వారా ఆ మార్పులు ప్రభావితమవుతాయి ఇది మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్లడం లేదు దయచేసి ఇది చాలా సులభమైన విషయం అని గమనించండి కానీ అవి చాలా ముఖ్యమైన పాత్ర పోషించడం ప్రారంభిస్తాయి ఇప్పుడు మీరు చేస్తున్నది ఈ కాన్ ఫైలుకు తిరిగి వెళ్లి ఈ 3 సెట్టింగులను చూడండి మీకు సర్టిఫికెట్ ఉంది మొదటిది మీరు ఇక్కడ చూసే ca సర్టిఫికెట్ రెండవది సర్వర్ సర్టిఫికెట్ మరియు మూడవది సర్వర్ కీ ఈ 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి లిస్ట్నర్ పోర్ట్ 1883 మరియు ఇప్పుడు చూద్దాం ఇది ఎలా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ సర్టిఫికెట్ సృష్టించబడినందున మీరు డిమోన్ ను తిరిగి ప్రారంభించాలి కాబట్టి మేము తిరిగి ప్రారంభిస్తాము లేకపోతే ఈ ప్రభావం ఉండదు ఇప్పుడు మనం సరైన పాస్వర్డ్ను సరైన వినియోగదారుని పేరు మరియు CA సర్టిఫికెట్ మార్గాన్న పెట్టడం ప్రారంభిస్తాము కాబట్టి సర్టిఫికెట్కు మార్గం చేద్దాం అవును ఇది మస్క్విటోసర్చ్ CA డాట్ CRT మరియు పోర్ట్ 1883 గా ఇవబడినధి అద్భుతంగా ఉంది ఇది సరిగ్గా పనిచేస్తుంది ఇది టిఎల్ఎస్ను ఉపయోగిస్తున్న ఉత్తమమైనది మరియు వాస్తవానికి ఇది పూర్తి భద్రతను కలిగి ఉంది కాబట్టి ఇది పూర్తిగా సురక్షితం అని మీకు చెప్తుంది మీకు పాస్వర్డ్లు ఉన్న క్లయింట్ ఐడి ప్రీఫిక్స్ ఉంది మరియు మీరు అన్ని సర్టిఫికెట్లను కూడా ఇన్స్టాల్ చేసారు తద్వారా ఇప్పుడు పనిచేస్తున్న టిఎల్ఎస్ మాత్రమే పూర్తిగా పనిచేస్తోంది ఇప్పుడు మీరు కథను పూర్తి చేయాలంటే CA సర్టిఫికెట్ను తీసివేయండి లేదా దానికి తప్పు మార్గం ఇవ్వండి లేదా ఏదైనా ప్రయత్నించండి ఇది లేకుండా ఇది కనెక్ట్ కాదని మీరు గమనించగలరు కాబట్టి సారాంశం కాబట్టి దీని ఈ దశలు చేయాల్సి ఉందని మీరు చూడవచ్చు మరియు MQTT ప్రోటోకాల్ కోసం వాస్తవానికి సాధ్యమైనంత ఎక్కువ స్థాయి భద్రత ఉందని అని మీరు నిర్ధారించుకోవాలి ఇప్పుడు సారాంశంలో మీరు ఒక ప్రశ్న అడగవచ్చు నేను చాలా నిర్బంధ పరికరాల్లో ఇవన్నీ ఎలా చేయబోతున్నాను మీరు ఆలోచించగల ఒక ఎంపిక ఏమిటంటే మీరు ఈ రోజులో చాలా మైక్రోకంట్రోలర్లు ఫ్లైలో మీకు ఎన్క్రిప్షన్ను అందించాలి ముఖ్యంగా AES ఎన్క్రిప్షన్ సిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్ వంటి AES లిఎన్క్రిప్షన్లు హార్డ్వేర్లో అమలు చేయబడి ఉండాలి కాబట్టి ఫ్యాక్టరీకి పంపించేటప్పుడు మీరు పుట్ కీని తెలుసుకోవాలి ఆపై సాధ్యమయ్యే పద్ధతుల్లో బూట్ స్ట్రాప్ ఉపయోగించి ఆ కీ ని మార్చడానికి మరొక మార్గాన్ని కలిగి ఉండండి మరియు ఇవి చేయడానికి చాలా ప్రధాన మార్గాలు ఉన్నాయి కాబట్టి దయచేసి డిఫాల్ట్ AES కీని మార్చడానికి లుక్అప్ బూట్ స్ట్రాప్పింగ్ టెక్నిక్లను చేయండి MQTT స్కలియెంట్స్ వంటి నిర్బంధ పరికరాల్లో కనీసం మీరు డేటా ఎన్క్రిప్షన్ అమలులో ఉంధని నిర్ధారించుకోండి మీరు డేటా ను ప్రసారం చేస్తుంటే మీరు పనిచేస్తుంటే మీరు నిజంగా సెషన్లను కలిగి ఉండటానికి మరొక అవకాశం ఉండవచ్చు మీ తర్వాత కనెక్షన్ను స్థాపించే విషయంలో టిఎల్ఎస్ తప్పనిసరిగా ఓవర్ హెడ్ కలిగి ఉంటుంధి కాబట్టి మీరు నిజంగా ఏదైనా డేటా ట్రాన్స్మిషన్ చేసే ముందు ఈ ప్రాథమిక హ్యాండ్షేక్ ఉంది TLS భారీ హ్యాండ్షేక్ ప్రోటోకాల్ ఈ సర్టిఫికెట్ క్లయింట్ చేత ధృవీకరణను ధృవీకరిస్తోంది సర్టిఫికెట్ అథారిటీ చిత్రంలోకి వస్తుందని మీకు తెలుసు ఆపై అవును అని చెప్పడం మీరు కనెక్ట్ చేయగలదు మరియు అన్నింటికీ హ్యాండ్ షేక్ ఉంధని అర్థం మీరు ఆ హ్యాండ్షేక్ భాగం నివారించాలనుకుంటే మరియు మీరు TLS ను అమలు చేయాలనుకున్న ప్రతిసారీ బ్రోకర్ మరియు క్లయింట్ మధ్య చాలా డేటా ప్రసారం చేయబడుతుంది అందువల్ల MQTT లో ఎంపికలు ఉన్నాయి ఇది మిమ్మల్ని ఒకసారి చేయటానికి అనుమతిస్తుంది మీరు సెషన్ కీ ని మీతో శాశ్వతంగా ఉంచిన తర్వాత మీరు హ్యాండ్షేక్ చేస్తారు ఆపై అన్ని తదుపరి ప్రసారాలకు సెషన్ కీ ని వాడండి కాబట్టి ఈ ఉత్తేజకరమైన IoT ప్రోటోకాల్ యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి MQTT స్పెసిఫికేషన్లో భద్రతపై అధ్యాయాన్ని అర్థం చేసుకోండీ